ఇక్కడ చూడండి ఫేజ్ a ఫేజ్ b ఫేజ్ c యొక్క ఫ్లక్స్ లింకేజెస్ λa λb λc ఈజ్ ఈక్వల్ టు 0 4605 ఇన్ టు ఈ మొత్తం మాతృక ఇన్ టు Ia Ib Ic కి సమానం ఇది 63 వ సమీకరణం అందువల్ల సిమ్మెట్రీకల్ ఇండక్టెన్స్ మాతృక L 0 4605 తరువాత మాతృక రూపం లో పెట్టండి mHkm లో ఇప్పుడు Ia మూలం గా గల సమతుల్య 3 ఫేజ్ కరెంట్ Ia Ib Ic అనేవి 1200 ఫేజ్ మార్పు వ్యత్యాసం తో ఉంటాయి కాబట్టి 𝜶1 1ᒪ1200 𝜶2 1ᒪ2400 𝜶3 1 మీకు తెలుసు Ic అనేది Ia కంటే 1200 ముందు ఉంటుంది కాబట్టి Ic 𝜶Ia మరియు వాస్తవంగా Ib అనేది Ia కంటే 2400 ముందు ఉంటుంది Ib 𝜶2 Ia ఇది 65 వ సమీకరణం కాబట్టి మీరు 63 వ సమీకరణం లో Ib Ic ల సమీకరణాలు బదులు రాసినట్లయితే తరువాత 63 మరియు 65 సమీకరణం ఉపయోగించి రాసినట్లయితే మనకు La λa Ia 0 4605log 1r 𝜶2 log1Dab 𝜶 log1Dca లభిస్తుంది ఇది 66 వ సమీకరణం అదే విధంగా Lb λbIb 0 ఇది 67 వ సమీకరణం తరువాత Lc λc Ic 0 4605 𝜶2 log1Dca 𝜶 log1Dbc log 1r ఇది 68 వ సమీకరణం 66 67 68 సమీకరణాలు ఇండక్టెన్స్ La Lb Lc అనే వి వాస్తవ పరిమాణాలు కావు పరస్పర ఇండక్టెన్స్సెస్ వలన అవి సమానం కావని చూపిస్తున్నాయి ఎందుకంటే వాటిలో ఊహాజనిత భాగాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి వాస్తవ పరిమాణాలు కాదు దాని అర్థం La Lb Lc భిన్నంగా ఉంటాయి కాబట్టి ఫేజ్ a ఫేజ్ b ఫేజ్ c యొక్క ఇండక్టెన్స్ దాదాపు సమానం చేయడానికి మనం ట్రాన్స్మిషన్ లైన్ కోసం ఒక పద్ధతి పాటిస్తాము దానిని ట్రాన్స్పోజ్ ట్రాన్స్మిషన్ లైన్ అని అంటాము ఆ స్థితిలో మీకు కండక్టర్స్ త్రిభుజాకార ఆకృతీకరణ లో ఉన్నట్లయితే ఇది a ఇది b ఇది c ఫేజ్a లో ని కండక్టర్ లో కరెంట్ Ia ఫేజ్ b లో Ib మరియు ఫేజ్ c లో Ic ఫేజ్ a ఫేజ్ b మధ్య దూరం Dab ఫేజ్ b ఫేజ్ c మధ్య దూరం Dbc మరియు ఫేజ్ a ఫేజ్ c మధ్య దూరం Dca ఇప్పుడు ఇది ట్రాన్స్మిషన్ చక్రం 3 ఫేజ్ లైన్ యొక్క చక్రం ఇది విభాగం 1 ఇది విభాగం 2ఇది విభాగం 3 ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఉదాహరణకు తీసుకోండి ఇది కండక్టర్ a ఇది కండక్టర్ b మరియు ఇది కండక్టర్ c మొదట విభాగం 1 ని తీసుకోండి ఇది కండక్టర్ a ఇది కండక్టర్ b మరియు ఇది కండక్టర్ c కండక్టర్ a లో కరెంట్ Ia కండక్టర్ b లో కరెంట్ Ib మరియు కండక్టర్ c లో కరెంట్ Ic ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది విభాగం 1 మనం తరువాత దానిని విభాగం 2 చేద్దాం చక్రీయ పద్ధతి లో ఉన్నాయి దానర్థం కండక్టర్ a అనేది ఇక్కడ ఉండాలి కానీ అది కండక్టర్ b స్థానం లో ఉంది కాబట్టి ఇది కండక్టర్ a ఇక్కడికి వస్తోంది మరియు మనం ట్రాన్స్పోసిషన్ తీసుకోకపోతే కండక్టర్ a ఇక్కడ ఉండాలి విభాగం 3 కానీ చివరికి అది కండక్టర్ c స్థానాన్ని తీసుకుంటోంది కాబట్టి కండక్టర్ a అనేది 3 వివిధ విభాగం లో దానర్థం 1 సైకిల్ ఎందుకంటే 3 ఫేజెస్ అందువలన కండక్టర్ యొక్క స్థానం మారుతూ ఉంది కాబట్టి ఇది a bc ఇప్పుడు మీరు ఇలా తీసుకుంటే ఇది a ఇది b ఇది c ఇది మీ a b c ఇది a ఇది b ఇది c ఇప్పుడు తరువాత విభాగం లో వాస్తవానికి కండక్టర్ స్థానం మారింది దానర్థం నేను మీకు గీసి చూపిస్తాను కనుక ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది అని అనుకుందాం ఇప్పుడు మీరు దీనిని సవ్య దిశలో తిప్పండి ముందు ఇది c 'c' 'a' స్థానంలో ఉంది కనుక ఇది c ఇక్కడికి వస్తుంది 'c' 'b' స్థానంలో ఉంది కాబట్టి ఇది ఇక్కడకు వెళుతుంది మరియు 'b' 'c' స్థానాన్ని తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ b దాని అర్థం ఇక్కడ మీరు సవ్య దిశ ను తీసుకున్నారు అందువలన తరువాత విభాగం లో c a b వస్తుంది అదే విధంగా చివరి దానిని మీరు తిప్పితే ఇలా 3 కండక్టర్స్ ని b ఇక్కడకు వస్తుంది c స్థానాన్ని తీసుకుంటుంది ఇప్పుడు c ఇక్కడ ఉంటుంది ఇప్పుడు a ఇక్కడ ఉన్నది ఇప్పుడు తరువాత a స్థానాన్ని b తీసుకుంటుంది దాని అర్థంఇది మళ్లీ b c a సవ్య దిశ లో ఉంటుంది ఇక్కడ అది మొదట c a b ఇప్పుడు అది ఇక్కడ b c a కాబట్టి a b c నుండి మొదలు తరువాత a స్థానాన్ని c తీసుకుంటుంది b స్థానాన్ని a తీసుకుంటుంది c స్థానాన్ని b తీసుకుంటుంది b ఇక్కడికి వస్తుంది c a b మొదటి నుండి అదే విధంగా మూడవది కూడా b c a వాస్తవానికి దీనిని కండక్టర్ యొక్క ట్రాన్స్పోసిషన్ అంటారు మరియు ఇది రెగ్యులర్ విరామం లో జరిగితే సగటు ఇండక్టెన్స్ దాదాపు సమానం గా ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతోందంటే అసమాన అంతరం యొక్క ఫేజ్ ఇండక్టెన్స్ సంక్లిష్ట విలువలు ఇస్తుంది కాబట్టి ఇప్పుడే మనం చూసినది పవర్ సిస్టం అధ్యయనానికి ఎటువంటి కష్టం లేదు అయినప్పటి కీ ప్రాంత సిమెట్రీ ని మంచి మెజర్ లో పొందాలంటే ఒక దారి మరియు ఫర్ ఫేజ్ నమూనా లైన్ వెంట కండక్టర్స్ యొక్క స్థానాన్ని రెగ్యులర్ విరామం లో మార్పు చేస్తూ అలా కండక్టర్స్ ప్రతి ఒక్క మిగిలిన కండక్టర్ వాటి అసలైన స్థానాన్ని తీసుకుంటుంది ఈ విధంగా మనం 1 సైకిల్ ట్రాన్స్పోసిషన్ చేస్తాము అంటే 3 విభాగాలు ఇది ఒకటి ఇది ఒకటి మరియు ఇది ఒకటి కనుక ఆ స్థితిలో ఏమవుతుందంటే ఆ తరహా కండక్టర్ స్థానం మార్పిడి ని ట్రాన్స్పోసిషన్ అంటారు ట్రాన్స్పోసిషన్ అనేది సాధారణంగా స్విచ్చింగ్ స్టేషన్స్ దగ్గర చేయ బడుతుంది దానర్థం సబ్ స్టేషన్ కనుక ఒక మొత్తం సైకిల్ అనేది పటం 9 లో చూపించారు ఇది మీ పటం 9 దీనిని ఇప్పుడే నేను వివరించాను కాబట్టి ఈ అమరిక ట్రాన్స్పోసిషన్ సైకిల్ లో ప్రతి కండక్టర్ ఒకటే సగటు ఇండక్టెన్స్ ఉండే లా చేస్తుంది ఎందుకంటే మనకు 3 విభాగాల్లో కండక్టర్స్ ఉన్నాయి లేక వాటి స్థానం మారుతూ ఉంది కనుక మనం 3 ఫేజ్ లో సగటు ఇండక్టెన్స్ సమానం గా ఉంటుందని ఊహించవచ్చు అందువలన సగటు ఇండక్టెన్స్ పొందడానికి మనం L ⅓La Lb Lcగా చేస్తాం ఇది 69 వ సమీకరణం కాబట్టి L 0 4605 log Dm Ds mHkm ఇది 70 వ సమీకరణం ఇందులో ఉన్నవన్నీ మనం ముందే చర్చించాం Dm Dab Dbc Dca13మరియు Ds r కల్పిత రేడియస్ కనుక ఇది దాదాపు అన్ని ఫేజెస్ ఇండక్టెన్స్ కి సమానం గా L గా ఉంటుంది కాబట్టి ఇది యొక్క ప్రయోజనం తరువాత ది 3 ఫేజ్ డబల్ సర్క్యూట్ లైన్ యొక్క ఇండక్టెన్స్ కనుక ఈ స్థితి లో మళ్లీ ఇది విభాగం 1 విభాగం 2 మరియు విభాగం 3 కాబట్టి ఇక్కడ ఇది a b c వాస్తవంగా ఇది డబల్ సర్క్యూట్ లైన్ దాని అర్థం ప్రతి ఫేజ్ లో 2 కండక్టర్స్ ఉంటాయి కాబట్టి a b c ఇక్కడ కూడా వేరే కండక్టర్స్ ఫేజ్ లో a తరువాత b తరువాత c ac దూరం d1 దాని అర్థం bb కూడా d1 cc కూడా d1 అదే విధంగా a నుండి b d2 కి సమానం దాని అర్థం b నుండి a కూడా d2 సిమ్మెట్రీ వలన మరియు a నుండి a d3 అవుతుంది దాని అర్థం c నుండి c కూడా d3 ఈ ఫేజ్ లో ని కండక్టర్ a మరియు ఈ ఫేజ్ లో ని కండక్టర్ b మధ్య దూరం D అదే విధంగా కండక్టర్ c b మరియు b నుండి c D ఉంటుంది మరియు a నుండి c D D 2 D ఉంటుంది ఇప్పుడు ముందులాగే దీనిని మార్చినట్లయితే ఇది విభాగం 1 ఇప్పుడు విభాగం 2 లో ఇది c a b కాబట్టిc నుండి c a నుండి a మరియు b నుండి b ఇది c a b కానీ ప్రతి ఫేజ్ లో 2 కండక్టర్స్ ఉన్నాయి అందుకే c నుండి c a నుండి a మరియు b నుండి b అదే విధంగా విభాగం 3 లో ఇది b c a ఇప్పుడే మనం దీన్ని వివరించాం అందువల్ల ఇక్కడ కూడా b c a కాబట్టి b నుండి b తరువాత a నుండి a మరియు c నుండి c దాని అర్థం ఇది డబల్ సర్క్యూట్ లైన్ అయితే విభాగం1 విభాగం 2 మరియు విభాగం 3 ఇది ఆకృతీకరణ అవుతుంది కాబట్టి వాస్తవంగా ఇది పటం 10 డబల్ సర్క్యూట్ 3 ఫేజ్ లైన్ కండక్టర్స్ యొక్క అమరిక ఇప్పుడు 3 ఫేజ్ డబల్ సర్క్యూట్ లైన్ ప్రతి ఫేజ్ లో 2 సమాంతర కండక్టర్స్ కలిగి ఉంటుంది నేను మీకు చెప్పాను a మరియు a 2 కండక్టర్స్ సమాంతరంగా ఉన్నాయి అదే విధంగా b b c మరియు c సాధారణం గా ఎక్కువ విశ్వసనీయత మరియు ఎక్కువ ట్రాన్స్మిషన్ సామర్థ్యం కోసం డబల్ సర్క్యూట్ 3 ఫేజ్ లైన్ ని నిర్మించడం సాధారణ అలవాటు ఎందుకంటే ప్రతి ఫేజ్ లో 2 సమాంతర కండక్టర్స్ ఉన్నాయి మొదటిది ప్రతి ఫేజ్ లో రెసిస్టన్స్ సగం ఉంటుందని చూపించాలి రెండవది ఇండక్టెన్స్ అంటే రియాక్టన్స్ కనుక ప్రతి ఫేజ్ లో రెండు సమాంతర కండక్టర్స్ అంటే రియాక్టన్స్ ఇండక్టెన్స్ సగం ఉంటుంది అందువలనదాని అర్థం వాస్తవంగా గరిష్ట ట్రాన్స్మిషన్ సామర్థ్యం పెంచుతుంది కాబట్టి గరిష్ట ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని పెంచడానికి కనీస ఇండక్టెన్స్ పర్ ఫేజ్ లభించే ఒక ఆకృతీకరణ అవసరం మనకు ఇండక్టెన్స్ కనీసం గా ఉండాలి ఎందుకంటే ట్రాన్స్మిషన్ సిస్టంకు రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది దాని అర్థం రియాక్టన్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ అందువలన మనకు ఇండక్టెన్స్ తక్కువగా ఉండాలి అందువల్ల రియాక్టన్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి పరస్పర GMD తక్కువ మరియు స్వీయ GMD ఎక్కువ అయితే ఇది సాధ్యమవుతుంది కేవలం నేను ఆ టర్మ్ మాత్రమే తీసుకుంటా ఆ సమీకరణం logDm Ds యొక్క ఫంక్షన్ Dm ని తగ్గించగలిగితే మరియు Ds ని పెంచగలిగితే Dm తక్కువ గా మరియు హారం Ds ఎక్కువ గా ఉంటే మొత్తంగా DmDs నిష్పత్తి ఇంకా తక్కువ గా ఉంటుంది అందువల్ల ఈ పరిమాణం తక్కువ గా ఉంటుంది కాబట్టిఇండక్టెన్స్ తక్కువ గా ఉంటుంది పరస్పర GMD తక్కువ మరియు స్వీయ GMD ఎక్కువ అయితే ఇది సాధ్యమవుతుంది పటం 10 లో నేను మీకు డబల్ సర్క్యూట్ 3 ఫేజ్ లైన్ ట్రాన్స్మిషన్ సైకిల్ లో ని 3 విభాగాలు చూపించాను ఇండక్టెన్స్ లెక్కించడానికి మొదట Deq or రేఖా గణిత సగటు దూరం GMD కనుగొనడం అవసరం ఆ తరువాత స్వీయ GMD ఈ రెండు కనుగొనాలి మొదట GMD తరువాత స్వీయ GMD ఇప్పుడు ఇది చేయడానికి నేను మళ్ళీ పటం ఉపయోగించాలి మీకు ముందే తెలుసు మనం కూడా చూశాం DeqDab Dca13 ఇది 71 వ సమీకరణం Dab అనేది ట్రాన్స్పోజిషన్ సైకిల్ విభాగం 1 లో ఫేజ్ a మరియు b మధ్య పరస్పరGMD Dab మీరు చూస్తే a నుండి b మొదట మీరు ప్రాథమికం గా ab మరియు ab ఫేజ్a మరియు ఫేజ్ b మధ్య తీసుకోండి కాబట్టి మీరు కేవలం ab మరియు a b పరిగణించాలి కనుకDab D అవుతుంది నేను వివరిస్తే మీకు స్పష్టమౌతుంది మొదట మీరు a నుండి b తీసుకోండి Dab dab dab dab14 ఇప్పుడు dab D dab d2 అవుతుంది dab కూడా d2 మళ్లీ dab D Dab D D14 14 ఎందుకంటే 1 2 3 4 ఉన్నాయి ab మరియు ab సమానం అవి సిమ్మెట్రీకల్ Dab D2 d2214 మీకు ఎటువంటి గందరగోళం ఉండకూడదు ఇవి చాలా సులభమైనవి dab D dab dab d2 మరియు dab D చూడండి ఎన్ని పరస్పర అవకాశాలు ఉన్నాయో 1 2 3 4 కాబట్టి అది 14 అవుతుంది చివరికి Dab D d212 అవుతుంది Dab మరియు Dbc సమానం గా ఉంటుంది ఎందుకంటే a మరియు b ప్రాంతం లో జరుగుతున్నదే అదేవిధంగా b మరియు c ప్రాంతం లో కూడా జరుగుతుంది సిమ్మెట్రీకల్ అందువలన Dab Dbc ఇప్పుడు మీరు Dca గురించి ఆలోచిస్తే Dca అంటే acac తీసుకుంటాము Dac dac dac dca dca14 dac 2D అవుతుంది ఈ మొత్తం దూరం dac d1 dca కూడా d1 మరియు dca కూడా 2D అవుతుంది ఇప్పుడు Dac 2D d1 d1 2D14 2D d112 చివరికి అది 12 అవుతుంది ఈ విధంగా మీరు DabDbcDca గణించండి వీటిలో మీకు ఎటువంటి గందరగోళం ఉండ కూడదు మీరు 2 ఫేజెస్ లో b నుండి a కండక్టర్స్ అన్ని అవకాశాలు పరిగణించండి చివరికి Dca 12 అందువల్ల Dab Dbc Dca అన్ని సమీకరణలను 71 వ సమీకరణం లో పెట్టండి ఈ స్థితి లో Deq12 12 1213 సరళీకరణ తరువాత Deq 16 16 ఇది 72 వ సమీకరణం వాస్తవంగా అన్ని సైకిల్స్ లో కండక్టర్ స్థానం మారుతుంది మిగిలిన 2 విభాగాలకు Deq సమానం గా ఉంటుంది ట్రాన్స్పోసిషన్ జరిగిన తరువాత కూడా Deq మారదు అది విభాగం1 లో లాగే ఉంటుంది కాబట్టి విభాగం2 యొక్క Deq మరియు విభాగం3 యొక్క Deq సమానం గా ఉంటాయి ఇప్పుడు దీని తరువాత సమానమైన స్వీయ GMD Ds కనుగొనాలి Ds Dsa Dsc13ఫేజ్a యొక్క స్వీయ GMD Dsa Dsb అంటే ఫేజ్ b యొక్క స్వీయ GMD మరియు Dsc అంటే ఫేజ్ c యొక్క స్వీయ GMD ఇది 73 వ సమీకరణం Dsa అనేది విభాగం 1 లోని ఫేజ్ a యొక్క స్వీయ GMD కు సమానం అది కండక్టర్స్ a మరియు a మాత్రమే కాబట్టి ఫేజ్ a యొక్క Dsa ఇలా రాయచ్చు Dsa daa daa daa14 ఇప్పుడు అన్ని ఫేజెస్ లోని కండక్టర్స్ యొక్క రేడియస్ సమానమని అనుకుందాంdaa r అవుతుంది daa d3 అవుతుంది తరువాత daa మళ్లీ d3 అవుతుంది మరియు daa మళ్లీ r అవుతుంది దాని అర్థం Dsa r d3 d32 దాని అర్థం ఇది rd312 అవుతుంది కాబట్టిఈ విధంగా మీరు ఫేజ్ a యొక్క స్వీయ GMD కనుగొంటారు అదేవిధంగాఫేజ్ b కి కూడా rd112 అలాగే వస్తుంది మరియు Dsc కూడా అలాగే కనుగొంటాం ఇది rd3 అవుతుంది 4 అవకాశాలు వస్తాయి కానీ r2 d32 అవుతుంది చివరికి rd312 అవుతుంది Dsa Dsb మరియు Dsc ఇవన్నీ 3 స్వీయ GMD మీకు వచ్చినవి తరువాత DsDsaDsbDsc13 అయిన 73 వ సమీకరణం లో సబ్స్టిట్యూట్ substitute బదులు చేసి సరళీకృతం చేయండి Ds r12 16 13 ఇది 74 వ సమీకరణం ప్రతి ట్రాన్స్పోసిషన్ సైకిల్ లో Ds ఒకేలా ఉంటుంది ఎందుకంటేస్థానం మారుతుంది కానీ ఎటువంటి మార్పు ఉండదు మరొక సైకిల్ లో Dm మరియు Ds కూడా మారదు కాబట్టి మొత్తంగా ట్రాన్స్పోసిషన్ సైకిల్ లో అవి ఒకటే ఉంటాయి కనుక మిగిలిన 2 సైకిల్స్ కు Dm Ds లెక్కించ వలసిన అవసరం లేదు మీకు Dm మరియు Ds లభించాక దాని తరువాత ఇండక్టెన్స్ పర్ ఫేజ్ సూత్రం మీకు తెలుసు L0 4605 log DeqDs mHkm ఇందులో Deq మరియు Ds బదులు రాస్తే అది mHkm లో ఉంటుంది సరళీకరణ చేసిన తరువాత అది L0 4605log216 d2d313 mHkm మరింత సరళీకరణ చేస్తేL 0 4605log213Dr d2d32312 ఈ 12 ఇటు పక్కకు వస్తే L 120 4605log213 Dr 0 4605 log d2d323 mHkm L 12Ls M అని రాయవచ్చు ఇది 75 వ సమీకరణం ఈ సమీకరణం లో మైనస్ M అని రాస్తున్నాము దాని అర్థం ఈ భాగం Ls ఈ భాగం సగం Ls Ls 0 D r ఇది మీ Ls మరియు ఈ పరస్పరమైన దానిని మైనస్ M గా తీసుకుంటాం కనుక M0 4605log d3d2 ఎందుకంటే మైనస్ గుర్తు ఇక్కడ ఉంది కాబట్టి ఇదిd3d223 mHkm